హలో మరియు ఈ ఉపన్యాసానికి స్వాగతం కాబట్టి మనము ఇప్పటి వరకు చేసిన పనుల నుండి కొంచెం విచలనం తీసుకుంటాము కాబట్టి హార్డ్వేర్ సెక్యూరిటీ చాలా రాబోయే ఫీల్డ్ మరియు ఇది వాస్తవానికి చిప్స్ ప్రాసెసర్లు మరియు మొదలైన వాటిలో భద్రత తో వ్యవహరిస్తుంది ఇది మీ కంప్యూటర్ సిస్టమ్స్ యొక్క బేస్ వద్ద ఉండ టం వల్ల ఈ హార్డ్వేర్ యొక్క భద్రత వాస్తవానికి పైన వచ్చిన అన్ని విషయాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఉదాహరణకు మీ హార్డ్వేర్లోని లోపం వాస్తవానికి BIOS ఆపరేటింగ్ సిస్టమ్ మరియు వివిధ అనువర్తనాల వంటి హార్డ్వేర్ గురించి ప్రతి దీ దొంగిలించ డానికి లేదా రాజీ చేయడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి హార్డ్వేర్ భద్రత చాలా విస్తృతమైన ఫీల్డ్ కాబట్టి మనము ఈ వీడియో ను భౌతికం గా అన్క్లోనబుల్ ఫంక్షన్స్ లేదా PUF లతో మొదలు పెడతాము కాబట్టి ఇలాంటి బహుళ వీడియోలు ఉంటాయి ఇది 1వ భాగం ముఖ్యంగా మనము వాస్తవానికి ఈ పత్రాన్ని "భౌతికంగా అన్క్లోనబుల్ ఫంక్షన్స్ అండ్ అప్లికేషన్స్" ట్యుటోరియల్ ను గురించి చర్చిస్తాము మరియు చూస్తాము కాబట్టి మీరు IEEE వెబ్సైట్ నుండి ఈ ట్యుటోరియల్ను డౌన్లోడ్ చేసుకో వచ్చు ఒక ప్రధాన అనువర్తనం ప్రామాణీకరణ PUF ల కోసం కాబట్టి ముఖ్యంగా ఎడ్జ్ పరికరం కోసం ప్రామాణీకరణ IOT కోసం ఉపోయోగించు పరికరాలు చాలా ముఖ్యమైన వి దీనికి కారణం రాబోయే కొన్నేళ్లలో అమలు చేయబడుతుందని భావిస్తున్న వేలాది IOT లు వంటివి ఈ పరికరాలన్నీ తక్కువ శక్తి తో ఉంటాయి అవి చిన్న పాదముద్రలు మెమరీ పాదముద్రలు కలిగి ఉంటాయి మరియు ప్రాసెస్ కంట్రోల్ ప్లాంట్ల లో సెన్సార్ లు మరియు యాక్యుయేటర్ లకు అనుసంధానించబడి ఉంటాయి ఇప్పుడు అటువంటి ఇతర లక్షణాలను కలిగి ఉన్న సమస్య తక్కువ ప్రొఫైల్ ఏమిటంటే cryptographic అల్గోరిథంలు దీని పై పనిచేయవు ముఖ్యంగా పబ్లిక్ cryptography అల్గోరిథంలు దీని పై పనిచేయవు ఎందుకంటే అవి చాలా క్లిష్టంగా ఉంటాయి మరియు అందువల్ల ఈ పరికరాలను ప్రామాణీకరించడం వాస్తవానికి ఒక సమస్య కాబట్టి అమలు చేయడానికి గణనీయమైన గణన శక్తి మరియు జ్ఞాపకశక్తి అవసరం 2వ సమస్య ఏమిటంటే ఈ పరికరాల ప్రామాణీకరణను విస్మరించలేము వాస్తవం ఏమిటంటే ఈ edge device లు ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ యొక్క వివిధ భాగాలతో చాలా విమర్శనాత్మకం గా అనుసంధానించబడి ఉన్నాయి ఉదాహరణకు అణు థర్మల్ ప్లాంట్లలోని కొన్ని యాక్యుయేటర్లకు లేదా పర్యవేక్షణ మూలకాలతో అనుసంధానించబడి ఉండ వచ్చు అందువల్ల ఈ పరికరం ద్వారా సేకరించబడిన డేటా ప్రాసెసింగ్ మొత్తం plant యొక్క పని తీరు లేదా ఖచ్చితత్వాని కి చాలా ముఖ్యమైనది ఈ పరికరాల యొక్క ఇతర లక్షణాలు ఏమిటంటే ఇది 24 బై 7 ఆపరేట్ చేయాలి మరియు ఇది పూర్తిగా unmanned మరియు అందువల్ల ఈ పరికరాల భద్రత చాలా ముఖ్యమైనది ఇప్పుడు వీటిని ప్రామాణీకరించడానికి విలక్షణమైన మార్గం ఫ్లాష్ పరికరంలో రహస్య key ని లేదా ఈ పరికరంలో ఉన్న ROM పరికరాన్ని నిల్వ చేయడం కాబట్టి ఈ రహస్య key అప్పుడు తేలిక పాటి ciphers తో ఉపయోగించబడుతుంది అక్కడ అనేక తేలిక పాటి ciphers అభివృద్ధి చేయబడ్డాయి కాబట్టి ఈ ciphers లో ఒకటి వాస్తవానికి గుప్తీకరణలు చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు తరువాత సర్వర్తో ప్రామాణీకరణ protocol ఉంటుంది సర్వర్ కనెక్ట్ చేయబడిన అన్ని పరికరాలకు ఒకే ప్రైవేట్ key లను కలిగి ఉంటుంది మరియు ఇది హ్యాండ్షేక్ సమయంలో లేదా సర్వర్ మరియు ఈ అంచు పరికరం మధ్య కనెక్షన్ సమయంలో పంపుతుంది దీని పరికరం యొక్క ప్రామాణికతను ప్రామాణీకరించడానికి ప్రైవేట్ key లు ఉపయోగించబడతాయి కాబట్టి స్మార్ట్ కార్డులు క్రెడిట్ కార్డులు మరియు ఇతర పరికరాల లో కూడా మీరు చూసే ఇలాంటి ప్రైవేట్ keyలు మరియు ఈ పరికరాలన్నీ తప్పనిసరిగా పెద్ద యాదృచ్ఛిక సంఖ్య ను కలిగి ఉంటాయి నిల్వ చేయబడతాయి తరువాత పరికరాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు ఈ విధానం లో సమస్య ఏమిటంటే ఈ ప్రైవేట్ కీ పరికరంలో నిల్వ చేయబడితే EEPROM అని పిలువబడు ప్రత్యేక మెమరీ అవసరం ఇది ముఖ్యంగా తయారీదారునికి ఓవర్ హెడ్ ఇంకా మీలో చాలా మందికి తెలిసే విధంగా స్మార్ట్ కార్డులు మరియు ఇతర తక్కువ స్థాయి పరికరాలను సులభంగా క్లోన్ చేయ వచ్చు లేదా కాపీ చేయ వచ్చు కాబట్టి దీని అర్థం నేను ఈ ప్రత్యేకమైన హార్డ్వేర్ను క్లోన్ చేయగలను అదే ప్రైవేట్ key ని కలిగి ఉన్న మరొక హార్డ్వేర్ను సృష్టించగలము దీనితో సమస్య ఏమిటంటే ఇప్పుడు నాకు రెండు పరికరాలు ఉన్నాయి మరియు రెండూ ఒకే సర్వర్ ద్వారా ప్రామాణీకరించబడతాయి ఎందుకంటే వాటిలో ఒకే ప్రైవేట్ key ఉంటుంది ముఖ్యంగా రెండూ ఒకదానికొకటి క్లోన్ చేయబడతాయి పరికరాన్ని ప్రామాణీకరించడానికి ప్రైవేట్ key ల వాడకాన్ని భర్తీ చేయమని సూచించిన కొత్త టెక్నిక్ ఇటీవల ఉంది దీనిని భౌతికంగా అన్క్లోనబుల్ ఫంక్షన్స్ అంటారు కాబట్టి పరికరాలను ప్రామాణీకరించడానికి భౌతికంగా అన్క్లోనబుల్ ఫంక్షన్లను ఉపయోగించవచ్చు దీనికి నిల్వ చేసిన key లు అవసరం లేదు సాధారణం గా పబ్లిక్ key cryptography అవసరం లేదు అంతేకాకుండా నిల్వ చేసిన key లు ప్రామాణీకరణ యొక్క లోపాలను కూడా తగ్గిస్తుంది కాబట్టి భౌతికంగా అన్క్లోనబుల్ ఫంక్షన్లను ఉపయోగించి పరికరాన్ని క్లోన్ చేయడం సాధ్యం కాదు మరియు అందువల్ల మీకు మెరుగైన భద్రత లభిస్తుంది ఇప్పుడు భౌతికంగా అన్క్లోనబుల్ విధులు ఏమిటి కాబట్టి ముఖ్యంగా ఈ భౌతికంగా అన్క్లోనబుల్ ఫంక్షన్లు డిజిటల్ fingerprints వంటివి ఇవి పరికరాన్ని ప్రత్యేకంగా గుర్తించగలవు పరికరం తయారీ సమయంలో అవి నానోస్కేల్ వైవిధ్యాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి దీన్ని మన తరువాతి స్లైడ్లో మరికొన్ని వివరాలతో చూస్తాము కాబట్టి ప్రాథమికంగా PUF అనేది ఒక ఫంక్షన్ ఇది ఛాలెంజ్ అని పిలువబడే ఇన్పుట్ను తీసుకుంటుంది మరియు ప్రతిస్పందనగా పిలువబడే అవుట్పుట్ను అందిస్తుంది ఏదేమైనా ఇతర ఫంక్షన్ల నుండి భిన్నమైన మార్గం ఏమిటంటే ప్రతిస్పందన ఇవ్వబడిన ఇన్పుట్ ఛాలెంజ్ పై మాత్రమే కాకుండా ఫంక్షన్ అమలు చేస్తున్న పరికరం పై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉదాహరణకు నాకు ఒక ఫంక్షన్ ఉందని అనుకోండి మరియు ఇక్కడ చూపిన విధంగా 4 వేర్వేరు పరికరాల్లో ఇదే ఫంక్షన్ అమలు చేయ బడుతుంది నేను 4 ఫంక్షన్లకు ఒకే ఇన్పుట్ ఇస్తే నేను ఆశించేది 4 స్పందనలు మరియు అన్ని స్పందనలు భిన్నంగా ఉంటాయి కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఒక నిర్దిష్ట సవాలు ఇచ్చినట్లయితే నిర్దిష్ట పరికరాన్ని ఏ పరికరం అమలు చేసిందో గుర్తించడానికి నేను ప్రతిస్పందనను ఉపయోగించగలను కాబట్టి ఇది సైన్ ఫంక్షన్ లేదా కాస్ ఫంక్షన్ లేదా సి ప్రోగ్రామ్ లేదా ఏదైనా సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్గా సాధారణంగా మనము అమలు చేసే ఇతర ఫంక్షన్ల నుండి చాలా భిన్నంగా ఉంటుందని గమనించండి పరికరం నుండి స్వతంత్రంగా ఇచ్చిన ఇన్పుట్ కోసం మీరు అదే అవుట్పుట్ ను పొందుతారు అయితే PUF తో ఆ PUF ఫంక్షన్ను ఏ పరికరం అమలు చేస్తుందో దాని ఆధారంగా భిన్నంగా అవుట్పుట్ ఉంటుంది కాబట్టి PUF యొక్క ఈ లక్షణం వాస్తవానికి పరికరాన్ని ప్రామాణీకరించడానికి ఉపయోగించబడింది ఇప్పుడు గత 10 నుండి 15 సంవత్సరములుగా ప్రతిపాదించబడిన అనేక PUFS లు ఉన్నాయి అందువల్ల ఈ PUF ల యొక్క వివిధ వర్గీకరణ మరియు ర్యాంకింగ్ వాస్తవానికి ఉంది కొన్ని PUF లను మంచి PUF లుగా లేదా కొన్ని చెడ్డ PUF లుగా సంతకం చేయబడుతుంది కాబట్టి సాధారణం గా PUF ఆశించేది ఏమిటంటే నాకు రెండు పరికరాలు సరిగ్గా ఒకేలా ఉంటే మరియు నేను రెండు పరికరాలకు ఒకే సవాలు ను అందిస్తే అప్పుడు PUF ఫంక్షన్ భిన్నమైన ప్రతిస్పందనను అందించాలి ముఖ్యంగా ప్రతి పరికరం ఒకే సవాలుకు ప్రత్యేకమైన ప్రతిస్పందనను అందించాలి ఇంకా ఈ ప్రతిస్పందన మధ్య వ్యత్యాసం గణనీయంగా ఉండాలి కాబట్టి దీనిని ఇంటర్ డిఫరెన్స్ అంటారు మరియు PUF కి మరొక అవసరం ఇంట్రా డిఫరెన్స్ దీని అర్థం నేను పరికరం A అని ఒక నిర్దిష్ట పరికరాన్ని తీసుకుంటే దానికి ఒక నిర్దిష్ట ఛాలెంజ్ ను పంపి దాని రెస్పాన్స్ ను పొందండి మరియు కొంత సమయం తర్వాత ఆ ఛాలెంజ్ ను అదే పరికరం కి పంపి రెస్పాన్స్ ను పొందండి మంచి PUF నుండి ఆశించినది ఏమిటంటే ఈ 2 స్పందనలు ఒకే పరికరం నుండి తీసినవి కొంతకాలం తర్వాత దగ్గరగా ఉండాలి లేదా సాధ్యమైనంత వరకు ఒకేలా ఉండాలి కాబట్టి ఇది PUF యొక్క విశ్వసనీయ లక్షణం మరియు అందువల్ల ఈ 2 వాస్తవానికి PUF యొక్క బలాన్ని అంచనా వేయడానికి చాలా క్లిష్టమైన అంశాలను ఏర్పరుస్తాయి PUF నమ్మదగినదిగా ఉండటమే కాకుండా విభిన్న సవాళ్లు మరియు విభిన్న devices కు సంబంధించి ప్రత్యేకమైన challenges ను అందించాలి మంచి PUF లో ముఖ్యమైన మరొక లక్షణం అనూహ్యత దీని అర్థం ఏమిటంటే ఒక సవాలుకు ప్రస్తుత response ను అందించే సామర్థ్యం పరికరం యొక్క ఉనికిని కలిగి ఉండాలి కాబట్టి ఉదాహరణకు నేను ఒక సవాలును అందిస్తే మరియు నేను response ను పొందినట్లయితే ఈ response వాస్తవానికి ఆ పరికరం నుండి ఉద్భవించిందని మరియు కొన్ని ఇతర అల్గోరిథం లేదా ఇతర టెక్నిక్ నుండి కాదు అని నేను హామీ ఇవ్వగలగాలి కాబట్టి నిర్దిష్ట సవాలు కోసం ఎవరైనా నిజంగా PUF response ను అంచనా వేయవచ్చు కాబట్టి ప్రతి PUF కి అవసరమైన 3 విషయాలు ఇవి uniqueness reliability మరియు unpredictability కాబట్టి వీటిలో చాలా విషయాలు ఒకదానికొకటి ఆర్తోగోనల్ మరియు అన్ని 3 ను సాధించడం PUF కు పెద్ద challenging సమస్య మరియు చాలా మంది పరిశోధకులు వాస్తవానికి ఈ 3 లక్షణాలను సాధించగల డిజైన్ PUF లను రూపొందించడానికి దీనిపై పని చేస్తున్నారు ఇంతకు ముందు చెప్పినట్లుగా గత 15 నుండి 20 సంవత్సరములలో ప్రతిపాదించబడిన PUF లు చాలా ఉన్నాయి వాస్తవానికి PUF రకాలు ఈ రోజుల్లో చాలా తరచుగా ఉపయోగించబడుతున్నాయి వీటిని intrinsic PUF లు అని పిలుస్తారు కాబట్టి ఇవి PUF లు చిప్లో పూర్తిగా అమలు చేయబడతాయి అంటే మీకు PUF ఫంక్షన్ ఉంటుంది కొలతను కొలవడానికి కొలత సర్క్యూట్ ఉంటుంది మరియు పోస్ట్ ప్రాసెసింగ్ కూడా సింగిల్ చిప్లోనే ఉంటుంది మనము ఇన్ని రోజులు ఉపయోగించిన PUFలను ఇంట్రిన్సిక్ PUF లు అని మనము భావిస్తున్నాము కాబట్టి ఈ వీడియో ఉపన్యాసంలో మనం వాస్తవానికి రెండు PUF లను పరిశీలిస్తాము ఈ రోజుల్లో మూల్యాంకనం చేయబడిన మరియు ఉపయోగించబడే 2 అత్యంత సాధారణ PUF లు ఇవి కాబట్టి దీన్ని Arbiter PUF మరియు రింగ్ oscillator PUF అని పిలుస్తారు మనము రింగ్ oscillator తో ప్రారంభిస్తాము రింగ్ oscillator ను PUF గా ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తాము కాబట్టి ముఖ్యంగా మనము రింగ్ ఆసిలేటర్లను పరిగణించగలము కాబట్టి ఇక్కడ AND గేట్ ఉంది మరియు దాన్ని ఎనేబుల్ చేయండి ఎనేబుల్ లో ఉన్నప్పుడల్లా ఎనేబుల్ 1 కు సెట్ చేయబడినప్పుడు ఈ AND గేట్ ఇతర సిగ్నల్ గుండా వెళుతుంది వీటితో పాటు బేసి సంఖ్యలో ఇన్వర్టర్లు ఆహ్లాదకరంగా ఉంది మరియు చివరకు అది అవుట్పుట్ నుండి AND గేట్ వరకు అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఎనేబుల్ బిట్ 1 కు సెట్ చేయబడి మరియు ఇతర ఇన్పుట్ విలువ 0 కలిగి ఉందని అనుకుందాం అందువల్ల ఈ గేట్ యొక్క అవుట్పుట్ కూడా 0 గా ఉంటుంది కాబట్టి ఇది 0 ను 1 కి విలోమం చేస్తుంది తరువాత 0 ఆపై 1 మళ్ళీ ఆపై feedback ఉంటుంది కాబట్టి ఇప్పుడు హ్యాండ్సెట్కు మీ ఇన్పుట్ 0 నుండి 1 కి మార్చబడింది మరియు దీని ఫలితం 1 ఇక్కడ 0 గా మార్చబడుతుంది మరియు ఇక్కడ 1 మరియు 0 గా మారుతుంది ఆపై అవుట్ పుట్ మళ్లీ 0 కి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో మనం చూస్తున్నది ఏమిటంటే ఈ అవుట్ పుట్ నిరంతరం 0 నుండి 1 వరకు మారుతుంది కాబట్టి ఇది తప్పనిసరిగా 1 మరియు 0 యొక్క periodic output ని సృష్టిస్తుంది ఇప్పుడు చూస్తే అవుట్ పుట్ ఇలా కనిపిస్తుంది అవుట్ పుట్ యొక్క ఫ్రీక్వెన్సీ బహుళ waveform పై ఆధారపడి ఉంటుంది మొదట ఇది ఈ రింగ్ oscillator లో ఉన్న NOT గేట్ల సంఖ్య పై ఆధారపడి ఉంటుంది మీకు ఎక్కువ సంఖ్యలో ఇన్వర్టర్స్ గేట్లు ఉంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఈ waveform లో తక్కువగా ఉంటుంది ఎందుకంటే అవుట్ పుట్ సిగ్నల్ ప్రచారం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది ఈ రింగ్ oscillator ప్రతి దశ లో ఆలస్యం గా అవుట్ పుట్ యొక్క ఫ్రీక్వెన్సీ ని ప్రభావితం చేసే మరో అంశం కాబట్టి ఉదాహరణకు ప్రతి ఇన్వర్టర్ యొక్క ఆలస్యం చాలా తక్కువగా ఉంటే సిగ్నల్ అవుట్ పుట్ ను చేరుకోవడానికి తక్కువ సమయం పడుతుంది మరియు ఫలితంగా మీరు అధిక frequency ని పొందు తారు మరో వైపు ప్రతి ఇన్వర్టర్ యొక్క delay రింగ్ oscillator అవుట్ పుట్ యొక్క ఫ్రీక్వెన్సీ కంటే చాలా ఎక్కువగా ఉంటే రింగ్ oscillator PUF యొక్క ఫ్రీక్వెన్సీ ని ఇలా 1 by 2 n t గా వ్రాయవచ్చు మీరు n ను పెంచి నప్పుడు రింగ్ oscillator లోని steps సంఖ్య లేదా ప్రతి step ఆలస్యం వళ్ళ రింగ్ oscillator యొక్క అవుట్ పుట్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది మరియు దీనికి విరుద్ధం గా ఉంటుంది కాబట్టి రింగ్ oscillator లోని steps సంఖ్య n అని అర్థం చేసుకోవడం సులభం అయితే ప్రతి ఇన్వర్టర్ యొక్క ఆలస్యం వాస్తవానికి ఈ gates కల్పన ప్రక్రియ పై ఆధారపడి ఉంటుంది మనలో చాలా మందికి తెలిసిన ఒక సాధారణ MOS గేటును పరిశీలిస్తే కాబట్టి దీనికి ఒక source drain మరియు gate మరియు ఒక ఛానల్ ఉంది మరియు గేట్ వద్ద లభించే వోల్టేజ్ను బట్టి source మరియు drain మధ్య స్థాపించబడింది CMOS ఇన్వర్టర్ ఈ విధంగా కనిపిస్తుంది మీకు మరియు NMOS మరియు PMOS ట్రాన్సిస్టర్ ఈ పద్ధతిలో అనుసంధానించబడి ఉన్నాయి మరియు మీరు చూసేది ఏమిటంటే గేట్ వద్ద ఇన్ పుట్ చేసినప్పుడు ఇన్పుట్ 1 నుండి 0 కి వెళ్ళినప్పుడు అవుట్పుట్ 0 నుండి 1 కి మారుతుంది కాబట్టి ఈ ట్రాన్సిస్టర్లు మరియు గేట్ల fabrication సమయంలో అనేక రకాలుగా ఉండవచ్చు ఒక CMOS ఇన్వర్టర్ మరొక CMOS ఇన్వర్టర్ నుండి భిన్నంగా ఉంటుంది సిలికాన్ పొరలు ఖచ్చితంగా ఒకేలా ఉండవు మరియు ప్రతి ట్రాన్సిస్టర్కు ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఇది వాడవచ్చు ఇది డోపింగ్ concentration లేదా ఆక్సైడ్ thickness వంటి ఇతర కారకాల వల్ల కావచ్చు దీని తయారు చేయబడిన ప్రతి గేటుకు ఫలితంగా ఆ ప్రవేశ వోల్టేజ్లో చిన్న వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి దీని అర్థం ఏమిటంటే నేను అదే ప్రక్రియ ద్వారా కల్పించబడిన 2 ట్రాన్సిస్టర్లను తీసుకుంటే మరియు మీరు కూడా ఈ ట్రాన్సిస్టర్ లు ఒక దాని తరువాత ఒకటి తయారవుతాయని అనుకోవచ్చు ఇప్పటికీ ఈ ట్రాన్సిస్టర్ల మధ్య చిన్న నానోస్కేల్ వైవిధ్యాలు ఉన్నాయి మరియు దీని ఫలితంగా CMOS ఇన్వర్టర్ వంటి సర్క్యూట్కు జోడించినప్పుడు ఈ ట్రాన్సిస్టర్ల ప్రవర్తన చాలా స్వల్పంగా మారుతుంది కాబట్టి ఈ ఉపాంత వ్యత్యాసం T భాగం కారణంగా oscillator లో ఆలస్యాన్ని కలిగిస్తుంది మరియు ఇది PUF లు నిర్దిష్ట పరికరం కోసం సేకరించేందుకు సంతకాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి ఒక సాధారణ రింగ్ oscillator PUF ఈ విధంగా ఉపయోగించబడుతుంది కాబట్టి మనము రింగ్ oscillator ను చూశాము ఇక్కడ ఈ భాగం AND గేట్ మరియు బహుళ బేసి సంఖ్య ఇన్వర్టర్లను కలిగి ఉంటుంది మరియు రింగ్ oscillator పబ్ను నిర్మించడానికి మనము ఇలాంటి రింగ్ ఆసిలేటర్లను మరియు 2 మల్టీప్లెక్సర్ల ను ఉపయోగిస్తాము కాబట్టి ఈ ప్రత్యేక స్లైడ్లో మేము N రింగ్ ఆసిలేటర్లను ఉపయోగించామని చూపించాము మనకు 2 మల్టీప్లెక్సర్లు మరియు కౌంటర్ మరియు 1 bit response ఉన్నాయి కాబట్టి ప్రతి PUF యొక్క లక్షణాలను బట్టి ప్రతిస్పందన 1 లేదా 0 గా ఉంటుంది కాబట్టి మనము దీని గురించి మరియు ఈ రింగ్ ఆసిలేటర్స్ PUF వాస్తవానికి ఎలా పనిచేస్తుందో వివరాల్లోకి వెళ్ళము ఇది మనము తరువాతి వీడియో కోసం ఉంచుతాము తరువాతి ఉపన్యాసంలో ఆర్బిటర్ PUF ను కూడా చూస్తాము మరియు మనము రింగ్ oscillator పియుఎఫ్ ఆర్బిటర్ PUF లను పోల్చి చూస్తాము మరియు లక్షణాలు ఏమిటో ప్రతి ఒక్కటి ఎక్కడ ఉపయోగించవచ్చో చూద్దాం ధన్యవాదాలు Physical Unclonable Functions and Applications A Tutorial